మునపటి ఉపన్యాసంలో మనం strike slip fault ఏదైతే Northwest హిమాలయాలలోనీ చండీగర్ దగ్గర ప్రాంతం నుంచి గుర్తించాము దాని గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇది కూడా చాలా ప్రసిద్ధి గాంచిన సందర్భం మరియు దీనిని మీరు పిక్నిక్ స్పాట్ లేదా ప్రయాణికుల ప్రదేశం అయిన hill station అని అనవచ్చు ఇక్కడ ఒక్కటి Parwanoo మరొకటి Kasauli ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది సిమ్లా కావున ఇది Kalka పట్టణం లో Pinjore Dun ప్రాంతంలో మంచుతో ఉంది ఇంకా fault గురించి వస్తే ఏదైతే నేను Taksal fault గురించి మాట్లాడుతున్నాను అది ఇటు నుంచి వెళుతుంది వాస్తవానికి దాని స్థలం ఇక్కడ ఉంది కాబట్టి కొన్ని క్లోజప్ ఛాయాచిత్రం మరియు మునుపటి ఉపన్యాసం లో కొన్ని అంశాలు గురించి ఏదైతే నేను మాట్లాడుతున్నాను ఈ fault తెలియకపోతే స్థానిక ప్రజలు లేదా పట్టణ అభివృద్ధి చేస్తున్న వారు ఈ సమాచారం లేకుండా ఏం చేసేవారు ఎందుకంటే ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమైనది మరియు తప్పనిసరి అవుతుంది అది seismic zone వచ్చే ఏ నిర్మాణమైనా ఆ నిర్మాణం అన్నది active fault నందు వస్తుందా లేదా అనే నివేదిక కావాలి Fault rays ఈ రెండు arrows మధ్యన ఉన్నది మరియు మీరు ఇక్కడ చూస్తే Parwanoo పట్టణం fault కు చాలా దగ్గరలో ఉంది ఆ fault యొక్క ఇంకొక close up ఇలా ఉంది మరియు నేను ఈ stream కు offset ఇక్కడ పెడతాను ఏదైతే ప్రవహిస్తున్న stream ఉందో అది ఇలా వచ్చి ఇక్కడ మలుపు తీసుకుంటుంది దాన్ని close up మనం చూద్దాం Faults అనేవి ఇక్కడ stream offset లోకి మారుతాయి మరియు మీరు backdrop దగ్గర చూస్తే చాలా నిర్మాణాలు fault line దగ్గర ఉన్నాయి తర్వాత దాన్ని ground ఛాయా చిత్రం ఇది ఇప్పుడు ఈ ఛాయా చిత్రాన్ని కొండ పైనుంచి ఈ దిక్కు చూస్తూ తీయడం జరిగింది ఇక్కడ మీరు stream ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ మలుపు తిరగడం చూస్తున్నాం ఇది ఇటు వెళుతుంది కావున fault ఇక్కడ నుంచి వెళ్తుంది మరియు ఈ cliff of the escarpment నందు భాగం మీ fault scarp అవుతుంది మరియు దీని పైభాగంలో చాలా నిర్మాణాలు జరిగాయని మీరు చూడవచ్చు మీరు ఇక్కడ ట్యాంక్ చూడగలిగే ఈ ప్రాంతానికి దగ్గరగా చూద్దాం అది నీళ్ల ట్యాంక్ మరియు తర్వాత ఇండ్లు సరిగ్గా fault పైననే ఉన్నాయి ఇది fault scrap దీనిపైన ఈ మొత్తం భాగం ఇక్కడి నుంచి ఈ ప్రాంతం వరకు ఇది మీ fault scarp మరియు faults ఇక్కడి నుంచి వెళుతుంది ఇప్పుడు విషయం ఏమిటంటే fault అనేది తెలుసా తెలీదా అన్నది దీనికి సమాధానం తెలీదు అని మరియు భవిష్యత్తులో భూకంపం వస్తుంది అనేదాని గురించి అవగాహన లేదు మీరు దీనిని మనం మునుపటి స్లైడ్స్ లో చూసిన Kobe లేదా Awaji లోయ ఎక్కడైతే Kobe భూకంపం డిస్ప్లేస్మెంట్ నకు దారి తీసిందో దానితో పోల్చి లేదా ఆలోచించి చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన scarp 15 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది మరియు కొన్ని ప్రాంతాలలో మేము గమనించినది ఏమనగా అది దాదాపుగా 50 మీటర్లు ఉన్నది ఇది ఒక్క భూకంపంలో అభివృద్ధి చెందినది కాదు కాబట్టి ఇది సూచిస్తుంది ఏమనగా అక్కడ చాలా భూకంపాలు జరిగాయి దాని మూలంగానే high scarp ఏర్పడడం జరిగింది నీళ్ల ట్యాంక్ ను fault scarp మీద పెట్టడానికి ఇది చాలా అనువైన పరిస్థితి కాదు రెండవది ఈ ఇల్లు సరిగ్గా fault మీదనే ఉంది కావున ఏమి అవుతుంది అంటే ఎప్పుడైతే భూకంపం వస్తుందో ఈ బ్లాక్ vertically గా కదులుతుంది అది laterally అలాగే vertically గా uplift అవుతుంది ఇక్కడ మనం 2 కదలికలను అనుభవిస్తాము మరియు మీరు ఈ ప్రాంతంలో ground escalation ఏమి ఉంటుంది అని కూడా ఆలోచించాలి ఈ ప్రాంతంలో మీరు కచ్చితంగా మొత్తం నాశనాన్ని గమనిస్తారు ఇది నేను మీకు చూపించాలని అనుకున్న ఒక ఉదాహరణ అది ఏమనగా ఉపగ్రహ photo interpretation నుండి fault lines ను delineating లేదా గుర్తించడం ఎంత ఆవశ్యకము అనేది ఇది US నుంచి ఇంకొక ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు ఈ fault ను Denali fault గా నామకరణం చేసారు ఏమైంది అంటే ఎప్పుడైతే వారు ఇక్కడ పెడుతున్నారు మరియు ఇక్కడ మీరు ఏదైతే తెల్లటి గీత చూస్తున్నారో ఇది ముడి చమురు పైప్లైన్ కావున వారు ముడి చమురు పైప్లైన్ ను అక్కడ పెడదామనుకున్నారూ కావున మొత్తం transit మరియు orientation ఇంకా పైప్లైన్ యొక్క alignment నిర్ణయించడం జరిగింది కానీ వారికి పైప్లైన్ fault ను దాటుతోంది అని తెలిసింది కావున ఈ పైప్ లైన్ ని భవిష్యత్తులో వచ్చే భూకంపం నుంచి కాపాడడానికి ఉత్తమ మార్గం ఏమిటి వారు Denali faults పై సుదీర్ఘమైన అధ్యయనాలు చేశారు దీనినే మనం paleoseismic studies అని అంటాము మీరు ఇవి చేసి ఈ fault భవిష్యత్తులో rupture అవుతుందని కనుక్కున్నారు కావున సివిల్ ఇంజనీర్లు మరియు స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఎంత displacement అవుతుంది మరియు రెండవది ఈ ప్రాంతం లేదా fault నందు ఎంత మొత్తంలో vertical movement జరుగుతుంది అని అడిగారు ఇంకా ఏదైతే మంచి మార్గము అని చూసి తర్వాత వారు ఆలోచనా ప్రక్రియను ఈ పైప్ లైన్ కాపాడడానికి ఉత్తమమైన మార్గాన్ని కనుక్కోవడంలో పెట్టారు ఎందుకంటే ఎప్పుడైతే భూకంపం జరుగుతుందో ఈ ప్రాంతం విరిగిపోతుంది అప్పుడు పైప్ లైన్ అనేది నష్టాన్ని అనుభవిస్తుంది కావున ఏం చేయడానికి నిశ్చయించారు అంటే పైప్ లైన్ ను ఉప ఉపరితలంపై కాకుండా ఉపరితలంపై పెట్టాలనుకున్నారు ఇంకా వారికి ఈ fault అనేది strike slip fault అని తెలిసినందున మరియు right lateral strike slip faults లో ఖచ్చితంగా కదలిక ఉంటుందని అక్కడ ఒక బ్లాక్ కుడివైపు జరుగుతుంది మరొకటి ఎడమవైపుకు లేదా ఆ బ్లాక్ మన వైపు వస్తుంది అని చెప్పవచ్చు వారికి కదలిక ఎలా ఉంటుందో తెలుసు మరియు దాని offset ఎలా ఉంటుందో కూడా తెలుసు తర్వాత పైపులైను slider beam మీద పెట్టడం జరిగింది లేదా దీనిని మనం roller coaster లాంటి దాని మీద పెట్టడం జరిగింది అని చెప్పవచ్చు మరియు వారు ఈ fault అనుభవించే displacement యొక్క మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు వారు అంత మొత్తంలో buffer నీ పెట్టారు వారు చాలా flexible పైప్లైన్ ఉపయోగించారు మరియు దానిని చక్రాలపై పెట్టడం జరిగింది కావున ఎప్పుడైతే భూకంపం వస్తుందో ఈ పైప్ లైన్ దాని మీద నుంచి జారుతుంది ఇంకా దానికి ఎటువంటి హాని జరగదు ఎప్పుడైతే మనం ఈ విషయం గురించి మాట్లాడుతున్నామో ఇది దానికి సంబంధించిన చాలా మంచి ఉదాహరణ ఇప్పుడు వేరే రకమైన fault గురించి చూస్తే ఇది normal fault ఇక్కడ Normal fault లో hanging wall అనేది కిందికి జరుగుతుంది మరియు ఈ wall అనగా footwall స్థిరంగా ఉంటుంది కావున మనం దీనిని అర్థం చేసుకొని అది ఏ రకమైన faulting మరియు అది ఎలా జరుగుతుంది అన్నది గుర్తించాలి Normal faults లో footwall ఉంటుంది hanging wall ఉంటుంది మనకు rock mass యొక్క footwall బ్లాక్ movement అప్పుడు జరగదు అది స్థిరంగా ఉంటుంది అయితే hanging wall జరుగుతుంది ఈ ఉదాహరణ మళ్లీ US నుంచి తీసుకున్నది normal fault scarps అనేది field లో ఎలా కనిపిస్తుందని మరియు fault line అనేది ఎరుపు గీత ద్వారా చూపించడం జరిగింది Displacement యొక్క మొత్తం ఏదైతే fault scarp ఏర్పడడానికి దారితీస్తుందో అది ఇలా కనిపిస్తుంది ఇది చాలా young displacement అనగా 2 నుంచి 3 దశాబ్దాల ముందు జరిగినది కావున normal fault అనేది భూకంపం తర్వాత లేదా ఉదాహరణకు erosion జరుగుతుంది ఇది Bulgaria కు సంబంధించిన ఉదాహరణ ఇక్కడ మీరు ఏం చూస్తారు అంటే ground అనేది మెల్లగా elevate అవుతుంది కాబట్టి మీకు చాలా gentle slope ఉంది ఇది ఇక్కడ వస్తోంది Fault అనేది ఇక్కడ ఇలా వెళ్తుంది మరియు ఇది normal fault scarp ఉదాహరణకు ఇక్కడ ఈ వైపు పైకి ఉన్నది మరియు ఈ వైపు కిందికి ఉంది Normal fault లో మనం నేర్చుకుంటుంది ఏమనగా ఒక బ్లాక్ కిందికి కదులుతుంది మరియు ఇంకొకటి స్థిరంగా ఉంటుంది కావున ఈ బ్లాక్ కిందికి కదిలింది మరియు ఇది మీ hanging wall ఇంకా ఇది మీ footwall అవుతుంది కావున ఇక్కడ ఇది మీ hanging wall క్షమించండి ఇది మీ footwall ఇది స్థిరంగా ఉంటుంది మరియు ఏదైతే కదలడం జరిగిందో అది మీ hanging wall అదే ప్రాంతంలో ని ఇంకొక ఛాయాచిత్రం వారు ఏమి చేశారు అంటే displacement ను కనుక్కోవడాని ఉత్తమమైన విధానం అది ఈ fault పై ఎన్ని భూకంపాలు సంభవించాయో గుర్తించడం ఒక సెక్షన్ ను తెరవడం జరిగింది ఎందుకంటే వీటిని మనం folds గురించి మాట్లాడేటప్పుడు కూడా చూడడం జరిగింది ఎప్పుడైతే మనం faults గురించి మాట్లాడుతున్నామొ అప్పుడు ఈ సెక్షన్ చూడాలి ఉదాహరణకు మనకు block movement ఉంటే మీరు ఈ ఉపరితలంపై ఈ scarp నీ చూడగలరు కానీ సెక్షన్ లో మీరు net displacement నీ చూడగలరు ఇది మీ ఉపరితలం ఈ భాగాన్ని చూడాలంటే వారు trench ను ఎక్కడో scarp యొక్క base దగ్గర చేరడం జరిగింది మరియు దానిని ఇక్కడ చూపించడం జరిగింది ఇది వారికి వచ్చినది ఇక్కడ ఇది scarp ఇది footwall మరియు ఈ వైపు hanging wall fault ఇటు వెళ్తుంది దాని యొక్క మరొక క్లోజప్ మనకు fault rays ఉన్నాయి కావున ఈ బ్లాక్ fault నుంచి కిందికి కదులుతుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసేది నేను మీకు త్వరగా వివరిస్తాను ఇది మనకు భవిష్యత్తులో జరుగుతుంది మరియు భవిష్యత్తులో ఈ fault కదిలే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నది ఈరోజు ఉన్న నేల ఉపరితలం ఎప్పుడైతే ఇక్కడ రెండవది అనగా తర్వాత భూకంపం వస్తుందో ఇది rupture అవుతుంది కావున ఇది మరింత కిందికి వెళుతుంది ఇంకా అలాగే స్థిరపడుతుంది దీనిని నివారించాలంటే మనం ఇటువంటి డిఫార్మేషన్ యొక్క topographic expression ను గుర్తించాలి కావున fault block కదలిక పర్వత శ్రేణి normal ద్వారా సృష్టించబడ్డాయి ఈ కలయిక సాధారణంగా larger scale పైన చూడవచ్చు దాన్ని మీరు చూస్తే అది ఇలా ఉంటుంది ఇప్పుడు topography మీరు చూస్తే అది కొద్ది మేరకు folded అయినా పర్వత శ్రేణి లో ఉన్న topography లాగే ఉంటుంది కానీ ఇక్కడ horst అనేది స్థిరంగా ఉంటుంది మరియు ఈ బ్లాక్ కిందికి వెళుతుంది అని పరిగణలోకి తీసుకుంటాము కావున normal faulting మీరు సాధారణంగా horst మరియు Garben కలయికను చూస్తారు Topography ను మీరు ఇలా చూస్తారు కావున horst a block ఎందుకంటే మీరు కఠినమైన భావంలో తీసుకుంటే మీరు ఈ బ్లాక్ ఇక్కడ Graben లేదా దాని పక్కనే ఉన్న బ్లాక్ ఆధారంగా పైకి కదిలినట్టు కనుక్కుంటారు ఈ రాళ్ల యొక్క బ్లాక్ 2 normal faults మధ్యన ఉన్నది ఏ బ్లాక్ నైతే 2 normal faults మధ్యలో వేయడం జరిగిందో దానిని Graben అని అంటాం ఇప్పుడు చాలామంది భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు horst స్ట్రక్చర్స్ అనేటివి compression ద్వారా ఏర్పడ్డాయని నమ్ముతారు ఎందుకంటే 2 reverse faults అనేటివి thrusted up అయ్యాయి కొందరు horst and Graben జతలు రిఫ్టింగ్ ప్రదేశంలో లేదా విస్తారమైన వాతావరణంలో సంభవించవచ్చని నమ్ముతారు ఇక్కడ భూమి యొక్క క్రస్ట్ విడదీయబడుతుంది మరియు Normal faults ఏర్పడతాయి కాబట్టి ఇది విస్తారమైన టెక్టోనిక్ వాతావరణంలో ఉంది మీరు ఇక్కడ చూస్తే ఏమి చూపించడం జరిగిందంటే ఈ లెవెల్ అలాగే ఉంది ఈ బ్లాక్ అన్నది కిందకి వెళ్ళింది మీరు దీన్ని stretch చేస్తే ఏమూటుందంటే మీకు breaking మరియు బ్లాక్ కిందికి వెళ్తాయి మరియు అది మీ horst మరియు graben స్ట్రక్చర్ ల కలయిక ఈ కార్టూన్ మీరు plate లేదా crust ను stretching చేస్తున్నారని మరియు మధ్యలో ఉన్న బ్లాక్ 2 normal faults వెంబడి కిందికి వెళ్తుంది అని వివరిస్తున్నది ఇది మీ footwall ఇది కూడా మీ footwall ఇంకా ఇది మీ hanging wall మరియు స్ట్రక్చర్ రూపంలో చూస్తే ఇది మీ horst ఏర్పరుస్తుంది ఇది కూడా మీ horst మరియు ఇది మీ graben కావున aerial view నుంచి లేదా ఉపగ్రహ సమాచారం నుంచి అది ఇలా కనిపిస్తుంది అంటే మీకు linear ridges మరియు అనుబంధ లోయ ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు reverse fault కి వద్దాం మనం మాట్లాడుతున్నట్టు strike slip fault లో strike వెంబడి ఒక బ్లాక్ మన వైపు కదులుతోంది లేదా మీ నుంచి దూరంగా కదులుతోంది మరియు కలయికలో మీకు dip వెంబడి కదలిక జరుగుతుంది కావున ఇక్కడ normal fault లో చూసే దానికి భిన్నంగా ఉంటుంది ఇది మీ hanging wall మరియు ఇది మీ footwall కావున ఈ బ్లాక్ fault plane వెంబడి పైకి కదిలింది Reverse faults hanging faults footwall ఇవి మనం ఇప్పటికే చర్చించడం జరిగింది కావున నేను ముందుకు వెళ్తాను కానీ ఇది ఎప్పుడైతే మనం reverse fault గురించి మాట్లాడుతున్నామో అప్పుడు ఇది చాలా ముఖ్యమైనది దీని తర్వాత మనం shortening of the earth crust గురించి చూద్దాం కానీ ఎప్పుడైతే మనకు extension ఉంటుందో అప్పుడు మనం భూమి యొక్క ఉపరితలాన్ని stretching చేస్తున్నాము ఇది thrust fault యొక్క ఉదాహరణ ఇక్కడ ఇది footwall మరియు overriding rock block అనేది folded అయింది Thrust ఇటు వెళ్తుంది ఎందుకంటే thrust ను మనం తక్కువ యాంగిల్ reverse fault లాగా విభజిస్తాం మరియు మనం folding ఇక్కడ అవుతున్నట్టు చూస్తాం దీని ద్వారా మీరు సెక్షన్ ని చూడవచ్చు దీనికి బదులుగా footwall వైపు ఉంటే మీరు మొత్తం సమాచారాన్ని horizontal గా చూస్తారు ఈ భాగంలో మళ్ళీ మనం తిరిగి భారతదేశం వైపు చండీగర్ దగ్గర ప్రాంతానికి వస్తున్నాం ఇందులో ఏమి చూస్తామంటే మనం SRTM సమాచారాన్నిను ఉపయోగించి తయారు చేసాము మరియు సాఫ్ట్వేర్ NV దేనినైతే మీరు కొన్ని ల్యాబ్ లో కూడా నేర్చుకుంటారో దానిని ఉపయోగించడం జరిగింది మనం చాలా స్పష్టమైన topography ఏదైతే వివిధ రంగులతో మార్కె చేయబడి ఉన్నదో దానిని చూడవచ్చు మరియు ఈ ప్రాంతం ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారు అది మీ lesser హిమాలయ మరియు ఈ విభాగం 2 శ్రేణుల మధ్యలోని inter పర్వత లోయ ఇది మీ యువ పర్వతశ్రేణి దీనిని మనం ఉప హిమాలయాలు లేదా Swalik అని అంటాము ఇక్కడ సంబంధం ఏమిటంటే మనం దీని గురించి మాట్లాడేది ఈ సంబంధం గురించి ఏదైతే Himalayan frontal thrust గా మార్క్ చేయబడింది కావున ఈ వైపు మీ Indo Gangetic plain మరియు ఇక్కడి నుంచి మీకు హిమాలయాల లు మొదలవుతాయి ఇది ఇంకొక ఉదాహరణ Taksal fault కు సంబంధించింది నేను మన దగ్గర వీడియో ఉందో లేదో చూస్తాను ఎందుకంటే నేను దానిని మీ ముందు చూపించగలను ఈ భాగాన్ని కూడా మీరు NV లో చేయవచ్చు మీరు terrain గుండా ఎగరవచ్చు మరియు విభిన్న ఉదాహరణలు చూడవచ్చు ఇక్కడ మీరు చూసేది Taksal fault ఇంకొక close up Taksal fault ఎక్కడైతే మనం చాలా చక్కటి లోయ తర్వాత streams యొక్క offset ను ఇంకా వేరే fault ఏదైతే ఎక్కడ ఉందో ఇది మీ Barsar thrust ఇది Pinjor Dun సమీపంలోనిది వీటిని చూడవచ్చు మీరు ఎప్పుడైతే 3D లో చూస్తారు అప్పుడు అది ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మీరు స్పష్టంగా ఈ గీత ఇటు వచ్చినట్టు చూడవచ్చు ఇది మీ Taksal fault ఇది right lateral fault మరియు ఇక్కడ ఇది Barsar thrust మనం సాధారణంగా ఇక్కడ ఏం కనుక్కున్నామూ అంటే ఈ ప్రాంతం లో చాలా తక్కువ దూరం లో మనం 12 34 faults ను చూసాము మరియు ఈ నాలుగు faults కూడా active faults కావున ఇది అర్థం చేసుకోవడం మనకు అత్యంత ముఖ్యమైనది మీరు ఈ 4 faults ని చూసినట్టయితే మరియు దీని చరిత్ర ఏమిటి అని చూస్తే ఇప్పటిదాకా మేము 1500 AD లో fault rupture అయినట్టు లేదా భూకంపం ప్రేరేపించబడిన నట్లు గుర్తించడం జరిగింది మరియు pinjore fault లేదా pinjore garden fault గురించి నేను ఇంకొక ఆసక్తికరమైన కథలో దాని గురించి చెప్తాను ఇది 10000 సంవత్సరాలలో రెండు భూకంపాలను ప్రేరేపించింది ఒకటి 4000 సంవత్సరాల కింద మరియు ఇంకొకటి 10000 సంవత్సరాల కింద జరిగినది మనం ఇంకా Taksal fault మరియు Barsar fault మీద ఏమి జరిగిందో గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇటీవల జరిగిన అధ్యయనాలు గురించి ఇంకా మేము దాని పరిశోధనా వ్యాసం తయారు చేస్తున్నాము దాని ప్రకారం ఇక్కడ 1400 AD లో అక్కడ భూకంపం వచ్చింది ఈ భాగానికి వస్తే మనం చాలా వివరమైన మ్యాప్ ను సరైన interpretation చేసిన తర్వాత తయారు చేయవచ్చు చండీగర్ ప్రాంతం దగ్గరలో ఉన్న fault lines గురించి కొంచెం సమాచారాన్ని తెలుసుకుందాం దాని గురించి చూసే కంటే ముందు నేను మీకు త్వరగా వివరిస్తాను ఇక్కడ మీరు చూసేది మళ్లీ corona ఉపగ్రహ ఛాయాచిత్రం high resolution మరియు మనం ఇక్కడ రెండు చాయా చిత్రాలను కలిపే ప్రయత్నం చేస్తాము ఈ గీత fault line కాదు కానీ ఇది కేవలం రెండు చిత్రాల ఉద్భవన ను చూపిస్తుంది మీరు ఎంతో ప్రణాళికాబద్ధమైన పట్టణం చండీగర్ యొక్క నిర్మాణ నమూనా ని చూడవచ్చు ఇది ఇక్కడ fault line ఏదైతే మీరు గుర్తించగలరు అది hilly terrain మరియు flat area మధ్యలో geomorphic contact ఇంకొక contact ఇది చాలా చురుకైన contact ఇది మళ్లీ flat area ఇది pinjore Dun లేదా Pinjore లోయ లో ఉంది మరియు మరింతగా ఇది lesser హిమాలయాల లోకి వెళుతుంది ఇది మీరు కుడి వైపు రంగులతో కూడిన geomorphic map ఏదైతేనేను ముందుగా చూపించాను దానితో సమానమైనది కావున మీరు ఎడమ వైపు ఉన్న ఛాయాచిత్రాన్ని మరియు ఉపరితలాల వెంబడి ఉన్న geomorphic మ్యాప్ అలాగే fault line పోల్చవచ్చు ఇది ఎందుకంటే మనం సమాచారాన్ని ఉపగ్రహ సమాచారం ద్వారా ఎలా తీసుకున్నామో అర్థం చేసుకోవడానికి మరియు ఆ ప్రాంతం యొక్క fault మ్యాప్ లేదా morphotectonic మ్యాప్ ఎలా తయారు చేసాము నేను దీనిని వచ్చే ఉపన్యాసంలో చాలా స్పష్టంగా కొనసాగిస్తాను మిమ్మల్ని వచ్చే ఉపన్యాసంలో చూస్తాను ధన్యవాదములు